సెల్ కల్చర్ సాంకేతిక పరిజ్ఞానం లో ఉపన్యాస ధారావాహిక కు తిరిగి స్వాగతం ఈ రోజు 4వ ఉపన్యాసం చివరి లో ఉన్నాం ఇంతకు ముందు ఉపన్యాసం లో న్యూరోమస్క్యులర్ జంక్షన్ ని అభివృద్ధి చేయటం లో మనకు ఎదురయ్యే సవాళ్ళను గురించి మాట్లాడాను మన ముందున్నవి 2 సవాళ్లు ఇది 8వ వారం 4వ ఉపన్యాసం ఇవి ఈ రెండు సవాళ్లు మైక్రో కాంటిలివర్ కూర్పు లో సిస్టమ్ ని యేవిధంగా యేకం చేయగలం ఇది ఒక సవాలు మరొక సవాలు - న్యూరోమస్క్యులర్ జంక్షన్ ను అధ్యయనం చేయడానికి కండరపు కణాలను నాడీ కణాలను యే విధంగా జత చేర్చి కల్చర్ లేక వర్ధనం చేయగలం ఈ 2 సమస్యలు మరొక అదనపు సమస్య తో కలిసి వస్తాయి సెరం రహితమూ నిర్వచింపబడిన మాధ్యమం మీరు కావాలని కోరుకున్న విషయం ఆ మాధ్యమం సామాన్య మాధ్యమం కావలసి ఉండటం ఇది ఆరంభం నుండి గొప్ప సవాలే ఎందుకంటే మీరు కండరాలను వృద్ధి చేసేటప్పుడు మీరు గ్రహించవలసిన విషయం ఇన్ విట్రో సిస్టమ్స్ గూర్చి వాటితో మనం పని చేయవలసి వచ్చినప్పుడు యెంతటి ప్రతిఘటన ను మన ముందు ఉంచుతాయో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి వీటన్నిటినీ యిబ్బందులు లేకుండా అధిగమించడం యెంత వరకు సాధ్యమో మీరు గ్రహించడానికి యత్నించండి అందువలన కండరాల గురించి మీరు మాట్లాడవలసి వచ్చినప్పుడు మీకు నేను చెప్పిన మొట్టమొదటి విషయం మన ముందున్న చిత్రంలో చూడవచ్చు విభజింపబడే కండరాల కణాలు ఇవే విభజన తరువాత ఈ విధంగా కూర్పు చెందుతాయి తరువాత మనకు ఎదురయ్యేది అన్యధాకరించడానికి లేక డిఫరెన్షియేషన్ కు సంబంధించిన ఈ దశ అందువలన డిష్ లో మీరు పూత పూసేవి ఈ కండరాలకు చెందిన కణాలు మొదటి పూతలో యివి కండరాల కణాలు పూత పూసిన తర్వాత మొదట్లో వాటి విభజనను ప్రోత్సహించే అంటే 3 4 రోజుల వరకు ప్రోత్సహించే మాధ్యమం మీ వద్ద వుంటుంది మీరు విభజన కి అవకాశం యిచ్చినట్లయిటే అవి యీ విధంగా జత పడతాయి అవి చాలా దీర్ఘంగా సాగుతాయి అవి ఈ విధంగా కూడుతాయి అయితే త్వరలోనే అవి తమ వ్యక్తిగత ఉనికిని కోల్పోయి ఈ నాళం లా తయారవుతాయి ఈ ప్రక్రియ లో యిది విభజన దశ అన్యధాకరించే దశ లేక డిఫరెన్షియేషన్ దశ ఫేస్ ఇక విభజన మీరు విభజనకు అవకాశం కల్పించే అత్యంతల్ప పరమాణు సముదాయాన్ని అంటే మోలిక్యూల్స్ ను ఉపయోగించాలి విభజన విషయంలో ఇదే చేయాలి అందుకే యిక్కడ విభజించే మోలిక్యూల్స్ ను వుంచుతున్నాం అప్పుడు మోలిక్యూల్స్ ప్రదర్శించే మైనస్ సంకేతాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ సంకేతం D ప్రైమ్ D డబుల్ప్రైమ్ ల లో కణాలు వృద్ధి చెందడానికి సహకరిస్తుంది అది అన్యధాకరించే మోలిక్యూల్స్ లో అంటే డిఫరన్షియేషన్ మోలిక్యూల్స్ లో వుంటుంది మీరు సిస్టమ్ లో కలుస్తున్నప్పుడు యీ ప్రస్థానం క్లిష్టమౌతుంది మరొక భాగం అవిభాజ్యమైన నాడీ కణం ఈ సందర్భంలో మీ వద్ద వున్నది విభజన కు గురి కాని వొక మోటార్ న్యూరాన్ మౌలికమైన ఫైబ్రోబ్లాస్ట్ అభివృద్ధికి కారకములైన వివిధ రకములైన మోలిక్యూల్స్ ను మాధ్యమాన్ని మీరు ఉపయోగించేటప్పుడల్లా యిదంతా మొత్తంగా వొక సామాన్య మాధ్యమంగా వ్యవహరించాల్సి వస్తుంది ఇది వొక సెరం రహితమైన సామాన్య మాధ్యమం కావాలి ఈ ఆసక్తికరమైన సాహస చర్యను సాధించడానికి మనకు కొంత సమయం పట్టింది కానీ యెలాగైతే ఏమి చివరకు సాధించాం అందువలన క్రిందటి తరగతి లో చెప్పుకున్నట్లు మనం మొట్టమొదట చేసిన పని కండరాన్ని తీసుకోవడమే ఫైబ్రోబ్లాస్ట్ ల కారణంగా కలుషితమైన కండరాలతో మనం మొదటి స్థాయిని చేరుకున్నాం కండరాన్ని కుదురుగా కూర్చోనిచ్చి ఫైబ్రోబ్లాస్ట్ లను సెటిల్ అవనిచ్చినప్పుడు కండరాల కణాలు చాలా ప్రముఖ పాత్ర పోషించాయి దాన్ని మనం యెలా చేయగలం ఈ సస్పెన్షన్ తీసి వేయండి ఆ సస్పెన్షన్ తీసి వేయండి అందువలన యెంతో కొంత మేర అక్కడ మ్యోసైట్స్ కుదురుకుంటాయి అప్పుడు మనం యేం చేయాలి డిష్ మీద యీ మ్యోసైట్స్ ను ప్రదర్శించారు అంటే వొకప్పుడు యీ మ్యోసైట్స్ ను మనం ప్రదర్శించామన్న మాట మౌలికమైన ఫైబ్రోబ్లాస్ట్ ఎదుగుదల కారకాల యొక్క ప్రగాఢతను మనం చాలా చాలా తక్కువ వాడతామనుకోండి దాని వలన వచ్చే సమస్యలు దానికి వున్నాయి ఎందుకంటే తగినంత సంఖ్యలో కణాల విభజన జరగకపోవచ్చు కాని ఆ మాత్రం స్థాయికి మీరు రాజీ పడక తప్పదు మీరు కణాలను దీని పై వుంచారు మాధ్యమాన్ని కూడా వుంచారు అందువలన మీ డిష్ లో ఉన్నది సుమారుగా యిటువంటిది ఇక్కడ మీ వద్ద సెల్ కల్చర్ కోసం డిష్ వున్నది ఇందులో మీరు కణాలను పెంచుతున్నారు ఇప్పుడు కండరాల కణాలు వొక మాదిరిగా ఉపరితలం పైన కుదురుకున్నాయి పాన్నింగ్ తర్వాత మీరు ఫైబ్రోబ్లాస్ట్లను తీసి వేయాలి ఎందుకంటే ఫైబ్రోబ్లాస్ట్లకు త్వరగా స్థిరపడే స్వభావం ఉన్నది కండరాల కణాలు అక్కడ వున్నాయి అప్పుడు మాధ్యమానికి FGF కలుపుతారు మీకిచ్చిన చిన్న పుస్తకంలో మిగిలిన ద్రవ్యాలు వున్నాయి దాన్ని పరిశీలించండి ఇలాగే వాడబడే మిగిలిన ద్రవ్యాలను కూడా పరిశీలించండి దీన్ని సుమారుగా 1 లేక 2 గంటల పాటు డిష్ లో వదిలి వేయండి ఈ సమయంలో కణాల ఉపరితలం మీద వాటి ఎదుగుదలకు ఉపకరించే ద్రవ్యాలు మొట్టమొదటిగా అతుక్కుని ఉంటాయి అవసరమైన ప్రతిచర్యను ఆరంభిస్తాయి యేమి చేయాలో ఆ పనిని ఈ ఎర్ర రంగు అతుక్కునే FGF తక్కిన ఎదుగుదలకు ఉపయోగపడే కారకాలను సూచిస్తుంది సమాంతరంగా యీ కణాలు తమ ఎక్స్ట్రా సెల్యులార్ మాట్రిక్స్ ను స్రవించడం ఆరంభిస్తాయి ఇప్పుడు వొక గంట తరువాత యింకా కల్చర్ కి 1 నుంచి 2 గంటలు అవసరం వున్నప్పుడు మీరేం చేయాలి మీరు మాధ్యమంలోని వొక చిన్న చాలా చిన్న భాగాన్ని వేరు చేయాలి అది పై భాగాన్ని కప్పగలిగినంత వుంటే చాలు అప్పుడు మీరు మోటార్ న్యూరాన్ల ను ప్రవేశపెట్టoడి అవి కొంత యీమాదిరిగా తిష్ట వేసుకుని వుంటాయి ఈ మోటో న్యూరాన్లు చాలా వరకు ఎలుకకు సంబంధించినవి గర్భస్థ శిశువుకు సంబంధించిన కల్చర్ లో E14 ఎలుక పిండం నుండి వస్తాయి అవి వెన్నుపూస యొక్క వెన్ట్రల్ హార్న్ నుండి వస్తాయి దానికి భిన్నంగా మీ కల్చర్లకు అవసరమైన గర్భస్థ శిశువు కండరం E 18 ఎలుక పిండం నుండి శరీరపు వెనుక భాగానికి చెందిన స్కెలిటల్ మజిల్ నుండి రావడం చూడవచ్చు ఇక్కడ నుండే మ్యో ట్యూబ్ లు లభిస్తాయి 1 లేక 2 గంటల తర్వాత మీరు ఈ మోటో న్యూరాన్లు ను కలుపుతారు అప్పుడు మీరు ముందుగా తీసి వేసిన మాధ్యమాన్ని వీటికి కలుపుతారు ఎందుకంటే మీరు గుర్తించవలసిన విషయమేమంటే ముందు దశలోనే కణాలు అనేక ప్రధానమైన ఎదుగుదలకు సంబంధించిన కారకాలను స్రవిస్తాయి అవి చాలా ఎక్కువుగా విస్తారంగా వుంటాయి ఇవి చాలా అవసరం కూడా చాలా చాలా ఆవశ్యకమైనవి మాధ్యమాన్ని మీరు మరల వెనుకకి తీసుకొని వచ్చి దాన్ని పెడుతున్నప్పుడు కొంత క్రొత్త మాధ్యమాన్ని అందులో ప్రాథమిక FGF లేకుండా గమనించి దీనికి కలపాలి అంటే మీరు ముఖ్యంగా యేమి చేశారు నిజానికి యీ మొత్తం ప్రక్రియ లో మౌలికమైన FGF యొక్క ప్రభావాన్ని తగ్గిస్తారు ఇంకా చెప్పాలంటే 6 లేక 10 రోజుల వరకు లేదా యింకా కొంచెం యెక్కువగా అంటే 15 రోజుల వరకు యీ కల్చర్ ను వుంచగలిగితే అద్భుతమైన న్యూరోమస్క్యులర్ జంక్షన్లు రూపొందడం మీరు గమనించవచ్చు మీరు చేయగల అత్యద్భుతమైన పరీక్షలలో కొన్ని పరీక్షలు వున్నవి ఉదాహరణకు వొక పరీక్షలో మీరు వొక మోటార్ న్యూరాన్ను చూడవచ్చు ఒక ఎలక్ట్రోడ్ సహాయంతో మీరు మోటార్ న్యూరాన్ కు వుత్తేజాన్ని కల్పించవచ్చు కొద్దిగా కాలం గడుస్తున్న కొద్దీ కండరంలో సంకోచం జరుగుతూ ఉండడాన్ని మీరు చూడగలరు మీరు సమాంతరంగా కూడా చూడవలసిన అవసరం వున్నది ఇంకా ఇది E1 అయితే యిది ఎలక్ట్రోడ్ 1 మరియు మీరు చూసేది E1 ను చూపే స్కేలు యిది E8 అందువలన మీ ప్రేరణ ను E1 వద్ద చూపుతున్నారు ఇక్కడ మీరు విద్యుత్ చర్య పుట్టినట్లు గమనించగలరు ఇంకొంచెం సమయం ఆగితే మీరు ఇక్కడ కండరం లో మరొక విద్యుత్ చర్యను గమనించవచ్చు అదే పరిధిలో అదే సమయంలో వొక యాంత్రికమైన కదలిక గాని సంకోచం గాని జరుగుతున్నట్లు మీరు చూడగలరు అందువలన మీ వద్ద నుండి వచ్చే ప్రథమ ప్రేరణ యిదే అందువలన ఉదాహరణ కు ఇది ప్రేరణ మీకు వొక ప్రేరణ కావలసి వచ్చింది ఇది న్యురాన్ కు సంబంధించిన ప్రథమ ప్రేరణ దీనిని కండరానికి సంబంధించిన విద్యుత్ చర్య అనుసరిస్తూ వస్తుంది అదే సమయంలో కండరాలకు చెందిన యాంత్రిక చర్య కూడా సంభవిస్తూ వుంటుంది మీరు నిజంగానే భౌతికంగా దాన్ని చూడవచ్చు ఇది కాకుండా దాన్ని అంచనా వేయడానికి మరొక విధానం కూడా అవలంబించవచ్చు ఇక్కడ మీరు ప్రత్యేకమైన ప్రోటీన్ ప్రోబులు తో కానీ యాంటిబాడి ప్రొబులు తో లేక యాంటిబాడీ ల తో NMJ లేక న్యూరోముస్క్యులర్ జంక్షన్ ని గుర్తించవచ్చు సమాంతరంగా యాంటీబాడీస్ ని ఎసిటైల్ కొలైన్ గ్రాహకము లేక రిసెప్టర్ కు వ్యతిరేకంగా శోధించవచ్చు కండరం మీద ఉండే అనేకమైన ఎసిటైల్ కొలైన్ గ్రాహకముల వల్ల యిది సాధ్యమౌతుంది వాటిని బంగరోటాక్సిన్ తో మీరు శోధించవచ్చు బంగరోటాక్సిన్ న్యూరోముస్క్యులర్ జంక్షన్ లోని ప్రసారాన్ని నిరోధించగల వొక విష పదార్థం దానితో పాటు ప్రోత్సాహం కొరకు మీరు మరొక పని చేయవచ్చు క్యురారే అనే పేరు గల డ్రగ్ ను కూడా కలపవచ్చు ఈ డ్రగ్ ను అమెజాన్ బేసిన్ లో నివాసముండే తెగలు లేడి తక్కిన యితర జంతువు ల విషయంలో ఉపయోగిస్తుంటారు అయితే యీ డ్రగ్ యేం చేస్తుంది అది చేసే పని యేమంటే న్యూరోమస్క్యులర్ జంక్షన్ ను పని చేయకుండా నిరోధించడం అందువల్ల క్యురారె ను కలిపి మీరు ఏదైనా ప్రోత్సాహకాన్ని వాడవచ్చు కాని యిక్కడ మీరు యే సంకేతాన్ని చూడలేరు ఇక్కడ మీ సంకేతం కానరాదు ఇక్కడ యే విధమైన మనోవికారమూ వుండదు ఇది క్యురారె యొక్క ప్రభావము క్యురారె వొక విశిష్టమైన రీతి లో న్యూరోమస్క్యులర్ జంక్షన్ ను అడ్డుకొగలదు కాని యిది కొంతసేపటి వరకే యిలా పని చేయగలదు ఇది శాశ్వతంగా నిరోధించగల శక్తి కలిగినది కాదు అందువలన మీరు వీటిని వాడవచ్చు అంతే కాదు ఎక్కడైనా మనం చర్చిస్తున్న యేర్పాటు సహజసిద్ధంగా సంకోచిస్తున్నదని గమనిస్తే ఆ సంకోచాన్ని మనం క్యురారె సహాయంతో నిరోధించవచ్చు దీన్ని ప్రయోగిస్తే ఇలా కదులుతూ కదులుతూ వున్న కండరం ఆగిపోగలదు కాబట్టి యీ విషయాలన్నీ కృత్రిమమైన వాతవరణం ఇన్ విట్రో లో చూడవచ్చు ఇవి విజయవంతంగా ప్రయత్నించబడిన ట్రాకర్లు నా వద్ద వున్న ఈ విషయానికి సంబంధించిన వివరాలు మీకు అందజేయగలను మీరు వీటిని చక్కగా పరిశీలించవచ్చు వాటి విలువను అంచనా వేయవచ్చు కాని మన సమస్య యింత కన్నా పెద్ద సవాలు మనం దీన్ని కాంటిలివర్ పై భాగం మీద చేద్దాం అనుకున్నాం ఇదే మనం చేయాలని చూస్తున్నది కాని యిదంతా చేయడానికి మనకు వొక సామాన్య మాధ్యమం వేరే విధమైన ప్లేటింగ్ రూల్ లేక E అవసరం అందువలన మీరు మొట్టమొదటిగా కండరానికి పూత పూయాలి 1 లేక 2 గంటలు పాటు నిరీక్షించి అప్పుడొక మోటార్ న్యురాన్ను కలపాలి నేను మోటార్ న్యూరాన్ యొక్క మూలం గురించి చెప్పి వున్నాను అది ఎలుక పిండం నుండి లభించే E14 వెంట్రల్ హార్న్ మరియు E18 ఎలుక పిండం నుంచి గ్రహించే కండరం నాకు తెలిసినంతలో కండరాలకు సంబంధించిన యిటువంటి స్వచ్ఛమైన పద్ధతిని యింత వరకు యవ్వరూ విజయవంతంగా సాధించి వుండరు కాని దాన్ని న్యూరాన్ తో యేకం చేయడం గురించి చర్చించడానికి మనకు మరి కొంత సమయం అవసరం ఎందుకంటే వ్యవహారంలో ఇది యేమంత సరళమైన పద్ధతి కాదు కాని రాబోయే కాలంలో ఇవి కొన్ని అత్యంత పరిశుభ్రమైన విధానాలు ఈ విధానాలు సెల్ కల్చర్ లేక సంప్రదాయ బద్ధమైన సెల్ కల్చర్ ల రూపు రేఖలను మార్చి వేయగలవు అనేక సంవత్సరాల నుండి అనుసరింపబడిన విధానాలకు స్వస్తి పలుకగలవు ఇది అత్యాధునిక సాంకేత పరిజ్ఞానం సెల్ కల్చర్ యిక మీద జీవశాస్త్రవేత్తల ప్రాదేశిక సార్వభౌమత్వం కాదు ఇప్పుడిది వొక చాలా సమైక్య ప్రస్థావన ఇందులో ఇంజినీర్లు మెకానికల్ కెమికల్ ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజినీర్లు బయోమెడికల్ శాస్త్రవేత్తలు జీవ శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రవేత్తలు రసాయన శాస్త్రవేత్తలు వున్నారు కాబట్టి వొక విధంగా చెప్పాలంటే మీకు కణాలు యొక్క నమూనాల పై చక్కని అవగాహన వుండవలె రకరకాలైన థిన్ లేయర్ టెక్నాలజీ ల తోనూ పరిచయం వుండవలె ఈ సాంకేతిక పరిజ్ఞానం యిటువంటి నిర్మాణాల్లో ఎలక్ట్రోడ్స్ ను సమైక్యం చేయగల సత్తా కలది కాబట్టి ప్రస్తుతానికి యీ పద్ధతి కాంటిలివర్ మీద వాడేది లాంటిదే ఉదాహరణకు యిక్కడ మీ వద్ద ఎంబెడెడ్ ఎలక్ట్రోడ్స్ కాని ఎంబెడెడ్ ఎలక్ట్రోడ్ సిస్టమ్స్ కాని వున్న వొక కాంటిలివర్ వున్నది ఈ పద్ధతి సులభమైనది కాదు వీటిని మనం వొక మైక్రాన్ స్థాయిలో చేస్తూ వున్నాం అందువలన యివి కొంత యెక్కువ సమయాన్ని తీసుకుంటాయి సాంకేతిక పరిజ్ఞానం వున్నది కాని అది ఫలితాన్నిచ్చే లా చేయడం యిప్పుడున్న పరిస్థితులలో సాధ్యం కాదు అందువలన యీ భాగంలో నా ప్రయత్నం మిమ్మల్ని పాఠ్య గ్రంధాల్లో భాగం కాని సాంకేతికతలను పరిచయం చేయడం కాని యీ సాంకేతికతలే రాబోయే కాలాన్ని శాసించాలి ఉదాహరణకు నేను ALS అంటే అమ్యోట్రోఫిక్ లేటరల్ స్కెలిరోసిస్ విషయంలో వొక సిస్టమ్ ని పరీక్షించదలచుకున్నాను అక్కడ వున్న పరిస్థితి లో మార్టిన్ న్యూరాన్ కండరం తో సంబంధం కలుపులేకపోతున్నది ఎందుకంటే వొక సిస్టమ్ ను తయారు చేయాలంటే అవి చాలా కష్టపడాల్సి వస్తుంది అందువలన మీరు దీన్ని యెలా సాధించగలరు ఈ సిస్టమ్ సహాయం తో పార్కిన్సన్స్ వ్యాధిని అధ్యయనం చేయాలని మీ కోరిక మీరు మూడంచెలుగా దీన్ని సాధించాలనుకోవచ్చు - ఉదాహరణకు సబ్ స్టాన్షియా నిగ్రా నుండి వచ్చే వొక మోటార్ న్యూరాన్ వెన్నుపూస లోని మోటార్ న్యూరాన్ మరియు యిక్కడ వున్న వొక కండరం ఇక్కడ మనకు కానరాని సంకేతం సబ్ స్టాన్షియా నిగ్రా న్యూరాన్ ఒక డిష్ పైన పార్కిన్సన్స్ ను అధ్యయనం చేయగల నమూనాను యెలా తయారు చేయగలం లేక అల్జిమర్స్ ను అధ్యయనం చేయగల సర్క్యూట్ రూపొందించడానికి కావలసిన సెల్ పాటర్నింగ్ టెక్నాలజీ యెక్కడ నుండి తీసుకొనిరాగలం నా ఉపన్యాసం చివరలో వొక చిన్న మోడ్యూల్ లో మైక్రో ఛానల్ టెక్నాలజీ కి సంబంధించిన వివరణ యిస్తాను ఈ మైక్రో ఛానల్ టెక్నాలజీ వొంటరి న్యూరాన్ లేక హిప్పోకాంపస్ తో వొంటరిగా ఉన్న న్యూరాన్ యొక్క సంబంధాన్ని పరిశీలించడానికి పనికి వస్తుంది ఈ పరిశీలన హిప్పోకాంపల్ న్యూరాన్ వొంటరిగా న్యూరాన్ తో సంబంధం యేర్పరుచు కొనడానికి సాగించే ప్రయత్నాలు వలన వుత్పత్తి చేసే సంకేతాలను లోతుగా అర్థం చేసుకునేందుకు సహాయం చేయగలవు నా ఉపన్యాసాన్ని యిక్కడ తో ముగిస్తాను మళ్లీ వచ్చే అంటే ఈ ధారావాహిక లోని ఆఖరి క్లాస్ లో ఎలక్ట్రికల్ ఎగ్జైటబిలిటీ దానిని యెలా సాధించగలమో చర్చిద్దాం ధన్యవాదాలు